ఈ ఉపన్యాసంలో మనము గేట్ స్థాయిలో శక్తిని తగ్గించే కొన్ని పద్ధతులను పరిశీలిస్తాము అనేక ఆసక్తికరమైన పద్ధతులు ఉన్నాయి వీటిని మీరు గేట్ల స్థాయిలో జరిగే సిగ్నల్ కార్యకలాపాలను విశ్లేషించడం ద్వారా ఉపయోగించవచ్చు ఈ విషయంలో సాధారణంగా ఉపయోగించే కొన్ని విధానాలను మనము చూద్దాం నేను చెప్పినట్లు మనము శక్తిని తగ్గించడానికి వివిధ పద్ధతులను పరిశీలిద్దాం ఇక్కడ గేట్ల స్థాయిలో వ్యక్తీకరించబడిన డిజైన్ల కోసం మనము నేరుగా ట్రాన్సిస్టర్ల స్థాయిని చూడకపోవచ్చు కొన్ని విధానాలలో మనము గేట్ల స్థాయిని చూస్తూ ఉంటాము కొన్ని విధానాలలో మనం ఒక అబ్స్ట్రక్షన్ ను సృష్టిస్తాము మనము ట్రాన్సిస్టర్ స్థాయి వివరాల్లోకి వెళ్లకుండా గేట్ల వైపు మాత్రమే చూస్తాము గేట్ల స్థాయిలో కూడా మేము కొంత విశ్లేషణ చేయవచ్చు మరియు మీరు కొంత పునర్నిర్మాణం చేయవచ్చు తద్వారా మేము విద్యుత్ వినియోగాన్ని తగ్గించవచ్చు ఇప్పుడు శక్తిని తగ్గించడానికి ఈ గేట్ స్థాయి రూపకల్పన పద్ధతుల యొక్క ప్రయోజనం ఏమిటంటే ఈ పద్ధతులను సింథేసిస్ సాధనాల్లో భాగంగా CAD సాధనాల లాంటి వాటిలో చాలా సులభంగా విలీనం చేయవచ్చు వీటిని అక్కడే విలీనం చేయవచ్చు మరియు వాస్తవానికి అనుసరిస్తున్నచాలా ముఖ్యమైన డిజైన్ సూత్రం ఏమిటంటే మీరు మొదటి నుంచీ పవర్ అవేర్ డిజైన్ ఫిలాసఫీని ప్రయత్నించి పొందుపర్చండి మీ ఇతర పనులు పూర్తయ్యే వరకు వేచి ఉండకండి చివరికి శక్తి గురించి ఆలోచించడం ప్రారంభించవద్దు ప్రవర్తన వర్ణన నుండి ప్రారంభమయ్యే చాలా ఉన్నత స్థాయి నుండి కూడా మీ తుది సర్క్యూట్లు తక్కువ శక్తిని వినియోగించుకునే శక్తిని కలిగి ఉండాలని మీరు గుర్తుంచుకోండి అనవసరంగా విద్యుత్ వినియోగం ఆపివేయబడాలి ఇవి గుర్తుంచుకోవలసిన విషయాలు ఇది తరువాత సమస్యను సులభతరం చేస్తుంది CMOS నెట్వర్క్లో విద్యుత్ వినియోగాన్ని గుర్తుచేసుకోండి నాకు ఈ PMOS CMOS ఈ గ్రౌండ్ ఈ VDD ఉన్నాయి ఇంతకు ముందు నేను లోడ్ కెపాసిటెన్స్ మాత్రమే చూపించానని ఇక్కడ చూపిస్తున్నాను కాని ఆచరణలో ఈ కెపాసిటెన్స్ అనేక విషయాల మొత్తంగా ఉంటుంది సిగ్మా సి ఇన్పుట్ లోడ్ కెపాసిటెన్స్ ఇది ఇతర ట్రాన్సిస్టర్ల గేట్ యొక్క డ్రైవింగ్ కారణంగా ఉంటుంది ఇంటర్ కనెక్షన్ల యొక్క ఆధారిత కెపాసిటెన్స్ ఉండవచ్చు ఈ పొడవైన ఇంటర్ కనెక్షన్ లైన్ మరియు స్థానిక ట్రాన్సిస్టర్ల డ్రేన్ కెపాసిటెన్స్ కూడా ఉండవచ్చు కాబట్టి ఇవన్నీ టోటల్ చేస్తే అది ప్రభావవంతమైన లోడ్ కెపాసిటెన్స్ అవుతుంది అప్పుడు అవుట్పుట్ డ్రైవింగ్ అవుతుంది మరియు ఇది సరళీకృత సమీకరణం 0 నుండి కాపిటల్ T కి ప్రతి సైకిల్ లో అవుట్పుట్ 0 నుండి Vout కు మరియు తరువాత Vout నుండి 0 కి మార్చబడింది అంటే ఒకటి ఛార్జింగ్ మరియు మరొకటి డిశ్చార్జ్ అవుతోంది నేను విద్యుత్ వినియోగాన్ని చూపిస్తున్నాను సగటు విద్యుత్ వినియోగం 1 బై T రెండు భాగాలుగా చూపిస్తున్నాము సగం సైకిల్స్ కు 0 నుండి T బై 2 వరకు ఈ నోడ్ యొక్క వోల్టేజ్ Vout అని నేను చెప్తున్నాను ఇది డిశ్చార్జ్ అవుతోంది Cload dVout dt ని మరియు మరొక భాగంలో మీరు ఛార్జ్ చేస్తున్నారు ఇప్పుడు వోల్టేజ్ వ్యత్యాసం VDD మైనస్ Vout మీరు ఈ మొత్తాన్ని sum చేస్తే ఛార్జింగ్ మరియు డిస్ఛార్జింగ్ రెండింటిపై సగటు విద్యుత్ వినియోగం మీకు లభిస్తుంది మరియు మరొక విషయం నేను ఈ రేఖాచిత్రానికి సంబంధించి సగటు శక్తి వెదజల్లే ఎక్స్ప్రెషన్ ను కూడా చూపించాలనుకుంటున్నాను మీరు దీనిని గుర్తుచేసుకోండి మనము ఇంతకుముందు ఒక ఎక్స్ప్రెషన్ను చూపించాము ఇది ఆల్ఫా సి విడిడి స్క్వేర్ ఇంటూ ఎఫ్గడియారం యొక్క ఫ్రీక్వెన్సీ లాగా కనిపించింది కానీ ఇప్పుడు మనము ఈ ఈక్వెషన్ ను కొద్దిగా మెరుగుపరుస్తున్నాము మనము VDD ఇంటూ f క్లాక్ ఉందని చెప్తున్నాము కానీ ఇక్కడ మనము కెపాసిటర్ యొక్క ఛార్జింగ్ మరియు డిశ్చార్జ్ను చూసినప్పుడల్లా ఇది అవుట్పుట్ నోడ్ మాత్రమే కాదు ఈ గేట్ యొక్క అన్ని ఇతర అంతర్గత నోడ్లు కూడా అని గమనించండి ఇక్కడ మాదిరిగా ఇక్కడ మరొక జంక్షన్ ఉంది ఇక్కడ కూడా ఈ డ్రైన్ నుండి భూమికి అంతర్గత కెపాసిటెన్స్ ఉంటుంది ఇది కూడా చాలా తక్కువ కాదు ఇది కూడా పరిగణించాలి ఇన్పుట్లు మారుతున్నప్పుడల్లా ఈ లోడ్ కెపాసిటెన్స్ ఛార్జింగ్ మరియు డిశ్చార్జ్ అవడమే కాకుండా సి ఇంటర్నల్ కూడా ఛార్జింగ్ మరియు డిశ్చార్జ్ అవుతుంది ఈ ఉదాహరణ లో ఇది 2 ఇన్పుట్ NOR గేట్ VA మరియు VB లు ఇన్పుట్ లు 2 ఇన్పుట్లు ఇలా మారుతున్నాయి VA 0 నుండి అధికంకు వెళుతుంది VB అధిక నుండి తక్కువకు వెళుతుంది Vinternal VA నిర్వహిస్తున్నప్పుడు VDD ఇక్కడకు వస్తుంది VA నిర్వహిస్తున్నప్పుడు అంటే ఇది 0 కాబట్టి VDD ఇక్కడ కనెక్ట్ అవుతుంది ఇది 0 ఇది ఇక్కడ కనెక్ట్ అవుతోంది ఇతర సమయంలో ఇది 0 అవుతుంది Vinternal కూడా ఛార్జింగ్ మరియు డిశ్చార్జింగ్ దశలో ఉంటుంది Cinternal కూడా ఛార్జింగ్ డిశ్చార్జింగ్ ద్వారా వెళ్తుంది ఇక్కడ మీరు అవుట్పుట్ నోడ్ మాత్రమే కాకుండా అన్ని నోడ్లకు ఈ ఛార్జింగ్ డిశ్చార్జింగ్ను పరిగణించాలి ఇది వేర్వేరు నోడ్ల చర్య ఈ నోడ్ యొక్క కార్యాచరణ ఈ నోడ్ యొక్క కార్యాచరణ సంబంధిత కెపాసిటెన్స్ మరియు సంబంధిత వోల్టేజ్ ఇది Vout ఇది Vinternal ఇది శక్తి యొక్క మరింత ఖచ్చితమైన గణన అవుతుంది ఇప్పుడు గేట్ స్థాయి డిజైన్ పరిగణనలను పరిశీలిద్దాం గేట్ల స్థాయిలో మనము ప్రధానంగా డైనమిక్ విద్యుత్ వినియోగం పై దృష్టిని కేంద్రీకరిస్తున్నాము డైనమిక్ విద్యుత్ వినియోగానికి మరియు షార్ట్ సర్క్యూట్ యొక్క శక్తికి ప్రధాన కారణం గేట్ అవుట్పుట్ 0 నుండి 1 1 నుండి 0 వరకు స్థితి మారుతుండడం మన వద్ద కొంత సిగ్నల్ కార్యాచరణ ఉంది సిగ్నల్ కార్యాచరణ మొత్తాన్ని అంచనా వేయాలనుకుంటున్నాము అది సర్క్యూట్లో సాధ్యమే ఒక ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఉంది మనము దీనిని కొంచెం తరువాత వివరిద్దాం మనం ప్రాథమికంగా ఈ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ కి తిరిగి వస్తాము ఇక్కడ సి నోడ్ యొక్క కెపాసిటెన్స్ను సూచిస్తుంది పై సంభావ్యతను సూచిస్తుంది ఈ పి శక్తిని సూచించదు కానీ అది నోడ్ యొక్క లాజిక్ విలువ లాజిక్ 1 వద్ద ఉండే సంభావ్యత పై ఇంటూ 1 మైనస్ పై లో సమర్థన గురించి మాట్లాడనివ్వండి పై అనేది నోడ్ 1 వద్ద ఉన్న సంభావ్యత మరియు 1 మైనస్ పై అనేది నోడ్ 0 వద్ద ఉన్న సంభావ్యత ఇప్పుడు నోడ్ వద్ద విద్యుత్ వినియోగం ఉన్నప్పుడు పరివర్తన ఉంటుంది వాస్తవానికి పరివర్తన ఉన్నప్పుడు నోడ్ యొక్క విలువ కొన్నిసార్లు ఎక్కువగా ఉంటుంది మరియు కొన్నిసార్లు తక్కువగా ఉంటుంది అప్పుడు మాత్రమే పరివర్తన ఉంటుంది దాని సంభావ్యత ఎంత అధిక సంభావ్యత పై మరియు తక్కువ సంభావ్యత 1 మైనస్ పై కాబట్టి నేను ఈ రెండింటి ప్రాడక్టు పై ఇంటూ 1 మైనస్ పై ని తీసుకుంటాను నేను ప్రాడక్టు ని తీసుకుంటే దీని అర్థం నోడ్ యొక్క లాజిక్ విలువ 1 వద్ద ఉండటానికి సంభావ్యత ఇది మరియు 0 వద్ద ఉండటానికి సంభావ్యత ఇది అంటే ఒక పరివర్తన లేదా దీనికి విరుద్ధంగా 0 మరియు 1 ఉంది అందుకే నేను పై మరియు 1 మైనస్ పై ప్రాడక్టు ని తీసుకుంటాను ఇది పరివర్తన ఉన్న సంభావ్యత కెపాసిటెన్స్ విలువతో గుణించబడుతుంది మీరు మొత్తాన్ని తీసుకుంటే ఇది మీరు తగ్గించాలనుకునే ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అవుతుంది ఎందుకంటే నేను దీన్ని కనిష్టీకరిస్తే నా డైనమిక్ శక్తి కూడా కనిష్టంగా ఉంటుంది అనేక విధానాలు ఉపయోగించబడుతున్నాయి ఈ విధానాలలో కొన్నింటిని ఒక్కొక్కటిగా చూస్తూ ఉంటాము టెక్నాలజీ మ్యాపింగ్ ఫేజ్ అసైన్మెంట్ పిన్ స్వాప్పింగ్ గ్లిచింగ్ పవర్ హ్యాండ్లింగ్ మొదలైనవి మనము ఈ పద్ధతులను చూస్తాము టెక్నాలజీ మ్యాపింగ్ విధానంతో ప్రారంభిద్దాం టెక్నాలజీ మ్యాపింగ్ అంటే ఏమిటి లాజిక్ సింథేసిస్ సమయంలో లాజిక్ సింథేసిస్ అంటే ఏమిటి స్పెసిఫికేషన్ ప్రకారం నేను గేట్ స్థాయి లేదా సెల్ స్థాయి సర్క్యూట్ను ఉత్పత్తి చేయాలనుకుంటున్నాను టెక్నాలజీ మ్యాపింగ్ అంటే నాకు కొన్ని ప్రామాణిక కణాలు ఉన్న లైబ్రరీ ఇప్పటికే ఉంది రెండు ఇన్పుట్ గేట్లు మల్టీప్లెక్సర్లు ఈ రకమైన విషయాలు నేను నా ప్రాథమిక బిల్డింగ్ బ్లాక్లను సింథసైజ్ చేసినప్పుడు ఆ లైబ్రరీ నుండి మాత్రమే తీసుకోవాలి దీనిని టెక్నాలజీ మ్యాపింగ్ అంటారు నేను కణాల నెట్లిస్ట్ను ఉత్పత్తి చేస్తాను ఇక్కడ టెక్నాలజీ లైబ్రరీ నుండి కణాలు తీయబడతాయి ఈ ప్రక్రియను టెక్నాలజీ మ్యాపింగ్ అంటారు ఇక్కడ నా టెక్నాలజీ లైబ్రరీలో 2 ఇన్పుట్ గేట్లు ఉన్నాయని అనుకుందాం అవి చాలా నిజం కొన్ని ఇతర రకాల గేట్లు కూడా ఉన్నాయి ఇక్కడ మనము ఒక ఆబ్జెక్టివ్ ఫంక్షన్ను నిర్వచించటానికి ప్రయత్నిస్తున్నాము ఇక్కడ మనము మొత్తం స్విచ్చింగ్ కార్యాచరణను కనిష్టీకరించడానికి లేదా తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాము ఎందుకంటే విద్యుత్ వినియోగం స్విచ్చింగ్ కార్యాచరణపై ఎక్కువగా ఆధారపడి ఉంటుందని మనకు తెలుసు మనము ఉదాహరణ సహాయంతో ప్రక్రియను వివరిద్దాం మనము ఇన్పుట్ A B C మరియు D తో 4 ఇన్పుట్ల సర్క్యూట్ తీసుకుంటాము ఆలోచన ఈ క్రింది విధంగా ఉంది చూడండి నాకు సర్క్యూట్ ఉందని అనుకుందాం 4 ఇన్పుట్లు A B C D ఉన్నాయి ఇప్పుడు ఈ విధానంలో అవుట్పుట్ ఉంది ఈ విధానంలో మనం సిగ్నల్ సంభావ్యతలను చూస్తున్నాము A మరియు B ఇన్పుట్ల సిగ్నల్ సంభావ్యత 0 2 మరియు 0 2 మరియు సి మరియు డి ఇన్పుట్ల సిగ్నల్ సంభావ్యత 0 5 మరియు 0 5 అని నేను అనుకుంటాను ఈ విలువలు నాకు ఎలా తెలుసు అని మీరు అడగవచ్చు మీరు A ను నడుపుతున్న అవుట్పుట్ నుండి కొన్ని సర్క్యూట్లు ఉండవచ్చు మీరు B ను నడుపుతున్న చోట నుండి మరికొన్ని సర్క్యూట్లు ఉండవచ్చు ఈ సర్క్యూట్లు అవుట్పుట్ ఎంత తరచుగా 1 ఉండవచ్చో ఎంత తరచుగా 0 ఉండవచ్చో అని నిర్ణయించవచ్చు సరళమైన సంభావ్యత ఆధారిత గణన ఉంది ఈ సంభావ్యత గణనలు ఎలా జరుగుతాయో మనము దానిని బ్లాక్కు సంబంధించి చూస్తాము 2 అంటే A లైన్ వద్ద ఉన్న సిగ్నల్ విలువ 20 శాతం సంభావ్యతతో 1 గా ఉంటుంది 80 శాతం సంభావ్యతతో 0 అవుతుంది అదేవిధంగా సి మరియు డి 50 శాతం 50 శాతం సమానంగా ఉంటాయి కార్యాచరణ కారకం యొక్క అంచనా ముఖ్యం ఇక్కడ మనం కొంత సమయం క్రితం వివరించినట్లుగా పై సిగ్నల్ సంభావ్యతను మరియు i నోడ్ ని సూచిస్తుంది నోడ్ i యొక్క సిగ్నల్ సంభావ్యతను సూచించడానికి మనము ఈ పై నొటేషన్ ని ఉపయోగిస్తాము అంటే నిర్దిష్ట లైన్ లాజిక్ 1 వద్ద ఉండే సంభావ్యత ఎంత నోడ్ లాజిక్ 0 వద్ద ఉన్న సంభావ్యత 1 మైనస్ పై అవుతుంది ఎందుకంటే మొత్తం సంభావ్యత 1 గా ఉండాలి పరిశీలన నుండి కార్యాచరణ కారకం నేను కొంతకాలం క్రితం వివరించాను ఆల్ఫా ఐ మనము పై మరియు 1 మైనస్ పై యొక్క ప్రాడక్టు గా నిర్వచించాము నోడ్ 1 వద్ద ఉన్నప్పుడు ఒక కార్యాచరణ ఉంటుంది మరియు 0 వద్ద ఉన్నప్పుడు కూడా ఉంటుంది అప్పుడు మాత్రమే పరివర్తనం ఉంటుంది రాబోయే డేటా పూర్తిగా యాదృచ్ఛికంగా ఉన్నప్పుడు అవి సమానంగా 0 లేదా 1 అని అర్ధం సంభావ్యత సమానంగా ఉంటుంది డేటా పూర్తిగా యాదృచ్ఛికంగా ఉన్నప్పుడు 1 ఉండే సంభావ్యత 0 5 మరియు 0 ఉండే సంభావ్యత 0 పూర్తిగా యాదృచ్ఛిక డేటా కోసం పై 0 5 మరియు అందువల్ల ఆల్ఫా ఐ 0 25 అవుతుంది కానీ రియల్ సర్క్యూట్లలో డేటా పూర్తిగా యాదృచ్ఛికంగా ఉండదు కాబట్టి కార్యాచరణ కారకాలు సాధారణంగా చాలా తక్కువగా ఉంటాయి మనము ఒక సాధారణ ఉదాహరణను వర్కౌట్ చేద్దాం ఉదాహరణను వర్కౌట్ చేసే ముందు ప్రాథమిక గేట్ ల సిగ్నల్ సంభావ్యతను ఎలా లెక్కించాలో చూద్దాం ఈ ఈక్వెషన్ కొద్దిగా క్లిష్టంగా అనిపించవచ్చు కానీ అది పొందిన విధానం చాలా సులభం 2 ఇన్పుట్ AND గేట్ను పరిగణించండి ఇన్పుట్ 1 వద్ద ఉండే సంభావ్యత ఇది Pf సంభావ్యత ఎంత సంభావ్యత అవుట్పుట్ 1 వద్ద ఉంటుంది ఎందుకంటే రెండు ఇన్పుట్లు 1 అయితే AND గేట్ అవుట్పుట్ 1 అవుతుంది ఇది PA మరియు PB యొక్క ప్రాడక్టు అవుతుంది అదేవిధంగా మనము OR గేట్ ను పరిశీలిస్తే అదే విధంగా 2 ఇన్పుట్ల సిగ్నల్ సంభావ్యత PA మరియు PB ఇక్కడ Pf ఎలా ఉంటుంది OR గేట్ కోసం చూడండి అవుట్పుట్ ఎప్పుడు 1 అవుతుంది నియమం ఏంటంటే ఇన్పుట్లలో కనీసం ఒకటి 1 అవ్వాలి కానీ సంభావ్యతను ఆ విధంగా వ్రాయడం కష్టం అవుట్పుట్ 0 అయినప్పుడు సంభావ్యతను వ్రాయడం సులభం రెండూ ఇన్పుట్లు పరోక్షంగా 0 ఉంటే అవుట్పుట్ 0 అవుతుంది ఇన్పుట్ రెండూ 0 అంటే 1 మైనస్ పిఏ 1 మైనస్ పిబి 1 మైనస్ PA 1 మైనస్ PB తో గుణించబడుతుంది ఇది f 0 అయ్యే సంభావ్యత కాని మనకు సంభావ్యత f 1 కావాలి ఇది f యొక్క సంభావ్యత 0 అయితే దీనిలో 1 మైనస్ f 1 అయ్యే సంభావ్యత అవుతుంది ఈ మొత్తం విషయం f సంభావ్యత 1 అవుతుంది ఇది ఇలా ఉంటుంది మీరు ఇప్పుడు పట్టికను చూస్తే మీరు ఇతర వాటిని సమర్థించవచ్చు ఒక NAND గేట్ ఇది AND గేట్ యొక్క రివర్స్ అవుతుంది రెండూ 1 1 అయితే AND గేట్ యొక్క అవుట్పుట్ 1 అవుతుంది కాని NAND గేట్ 0 అవుతుంది ఇది దీనికి 1 మైనస్ అవుతుంది NOR గేట్ కు ఈ 1 మైనస్ ఉండదు XOR గేట్ PA 1 అని చూడండి కాని PB 0 లేదా PA 0 మరియు PB 1 4 ఇన్పుట్ల AND గేట్ కొరకు మొత్తం 4 1 లు 4 ఇన్పుట్ల OR గేట్ ఈ 4 గింటి పొడిగింపు నాలుగు ౦ లు 1 మైనస్ అది మనము ఇలాంటి ఉదాహరణపై పని చేద్దాం నేను మీకు స్టెప్ బై స్టెప్ ఎవాల్యూయేషన్ చూపిస్తాను మనము ప్రాథమికంగా చెబుతున్నది ఏమిటంటే నాకు 4 ఇన్పుట్ AND అనే ఫంక్షన్ ఉంది కానీ నా టెక్నాలజీ లైబ్రరీకి 2 ఇన్పుట్ AND మాత్రమే ఉంది కాబట్టి నేను నా డిజైన్ను ఇలా విభజించగలను లేదా నేను ఈ విధంగా విభజించగలను వాటిలో ఏది బాగా ఉందో నాకు తెలియదు స్పష్టంగా ఆలస్యం యొక్క కోణం నుండి ఇది మంచిది ఎందుకంటే గేట్ ఆలస్యం 2 స్థాయిలు ఉన్నాయి కానీ ఇక్కడ గేట్ ఆలస్యం యొక్క 3 స్థాయిలు ఉన్నాయి ఆలస్యం ఎక్కువగా ఉంటుంది కానీ విద్యుత్ వినియోగ కోణం నుండి ఏది మంచిదో మనం చూద్దాం కాబట్టి సిగ్నల్ సంభావ్యత ఈ 0 2 0 5 0 5 లాగా ఉంటుందని నేను అనుకున్నాను మనం వర్క్ అవుట్ చేద్దాం మొదట ఈ ప్రత్యామ్నాయాన్ని చూద్దాం మ్యాపింగ్ యొక్క మొదటి మార్గం ఇక్కడ ఆలస్యం 3 యూనిట్లు మనము శక్తిని అంచనా వేస్తున్నాము మనము ఏమి అనుకుంటున్నాము ఇన్పుట్ సిగ్నల్ సంభావ్యత 0 5 మరియు 0 5 అని మనము అనుకుందాం మనము మొదట ఇతర లైన్ల సంభావ్యత విలువలను లెక్కిస్తాము ఆ పట్టికలను ఉపయోగిస్తాము PE అంటే ఏమిటి ఇది PA మరియు PB యొక్క ప్రాడక్టు అవుతుంది P అనేది ఒక రెండు ఇన్పుట్ల AND గేట్ PA మరియు PB యొక్క ప్రాడక్టు0 04 తో గుణించాలి పిఎఫ్ పిఇ మరియు పిసి యొక్క ప్రాడక్టు అవుతుంది 0 04 ఇంటూ 0 5 ఇది 0 02 మరియు పిజి అంటే ఏమిటి పిఎఫ్ను పిడి తో గుణించి 0 02 ను 0 5 తో గుణిస్తే మనకు 0 01 వస్తుంది మనము సిగ్నల్ సంభావ్యతలను లెక్కించాము ఇప్పుడు ఆల్ఫా ఐ విలువలను సిగ్నల్ కార్యాచరణ విలువలను లెక్కిద్దాం ఇప్పుడు ఒక నిర్వచనం ప్రకారం P ని 1 మైనస్ P తో గుణిస్తే ఆల్ఫా వస్తుంది ఈ లైన్లో E ఆల్ఫా PE ఇంటూ 1 మైనస్ PE అవుతుంది PE ఇప్పటికే లెక్కించబడింది మీరు సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ఆల్ఫా F అవుతుంది అదేవిధంగా ఇది ఆల్ఫా జి అవుతుంది ఈ సర్క్యూట్ కు సిగ్నల్ కార్యకలాపాల మొత్తం మీరు వాటిని add చేయడం ఈ రకమైన ప్రత్యామ్నాయం కు మొత్తం స్విచ్చింగ్ ఆక్టివిటీ 0 0679 అవుతుంది కదా కానీ ఇప్పుడు మనం గేటును ఈ విధంగా మ్యాప్ చేసాం అనుకుందాం ఇక్కడ గేట్లు 2 స్థాయిలో ఉన్నాయి ఆలస్యం తక్కువగా ఉంటుంది గేట్ వేగంగా ఉంటుంది కానీ శక్తికి సంబంధించి అదే సంభావ్యత విలువలను చూద్దాం ఇప్పుడు PE విలువలు ఇలా ఉంటాయి PE కూడా PA PB లాగే 0 4 ఉంటుంది PF PC ఇంటూ PD 0 25 గా ఉంటుంది PG PE ఇంటూ PF 0 01 గా ఉంటుంది మీరు ఇప్పుడు ఆల్ఫా ఇ ఆల్ఫా ఎఫ్ మరియు ఆల్ఫా జిలను లెక్కిస్తే విలువలు ఇలా వస్తున్నాయని మీరు చూస్తారు కానీ ఆల్ఫా ఎఫ్ విలువ గణనీయంగా అధికంగా ఉంటుంది మరియు మొత్తం సిగ్నల్ కార్యాచరణ కూడా చాలా పెద్దది మునుపటి సందర్భంలో ఇది 0 06 ఇక్కడ ఇది 0 శక్తి వెదజల్లడం కోణం నుండి ఇది చాలా చెడ్డ టెక్నాలజీ మ్యాపింగ్ నేను చెబుతున్నది ఏమిటంటే సాధారణంగా ఇప్పటివరకు సాంకేతిక మ్యాపింగ్ సమయంలో మనము శక్తిని చూడలేదు మనము ఆలస్యాన్ని చూశాము సర్క్యూట్ ఎంత వేగంగా పని చేయగలదో చూసాము కానీ ఇప్పుడు టెక్నాలజీ మ్యాపింగ్ సమయంలో అదనపు పారామీటర్ ఉంది మీరు మరొక ఆబ్జెక్టివ్ ఫంక్షన్ను కలిగి ఉంటారు ఇది సిగ్నల్ కార్యకలాపాల మొత్తం గణన చేస్తుంది కార్యాచరణ కారకాలు ఆల్ఫా ఐ బహుళ ప్రత్యామ్నాయాల గురుంచి చెప్తుంది ఇది శక్తికి సంబంధించి ఏది మంచిదో ఆలస్యంకు సంబంధించి ఏది మంచిదో మనకు చెప్తుంది అప్పుడు మీ లక్ష్యం ఏది అని మీరు నిర్ణయించుకోవాలి phase assignment అని పిలువబడే దానిని గూర్చి మాట్లాడే మరొక సాంకేతికత ఉంది ఇక్కడ మీరు కార్యాచరణను తగ్గించడానికి ఫంక్షనల్ బ్లాక్ల మీదుగా ఒక గేట్ను తరలించవచ్చు నేను చాలా సరళమైన ఉదాహరణ ఇస్తున్నాను ఇక్కడ మనకు గేట్ లెవల్ సర్క్యూట్ ఉందికేవలం 2 గేట్లు ఉన్నాయి ఇది A బార్ B ఫంక్షన్ను లెక్కిస్తుంది ఇన్పుట్ A పై ఇన్వర్టర్ ఉందని మీరు గమనించండి ఈ లైన్ A అధిక కార్యాచరణ నోడ్ అని అనుకుందాం ఇక్కడ చాలా సిగ్నల్ కార్యకలాపాలు ఉన్నాయి PA విలువ ఎక్కువ PA ఎక్కువగా ఉన్నందున ఈ ఇన్వర్టర్ యొక్క అవుట్పుట్ కూడా P యొక్క అధిక విలువను కలిగి ఉంటుంది ఎందుకంటే ఇన్పుట్లోని ప్రతి పరివర్తనకు అవుట్పుట్లో పరివర్తనం ఉంటుంది నేను ఈ సర్క్యూట్ యొక్క టెక్నాలజీ మ్యాపింగ్ను ఇలా తయారు చేసాను అనుకుందాం నేను ఈ AND గేట్ను NOR గేట్గా సవరించాను మరియు నా ఇన్పుట్ B ని B నుండి B బార్కు మారుస్తాను తద్వారా నా అవుట్పుట్ ఫంక్షన్ అదే విధంగా ఉంటుంది సరేనా కానీ నేను సాధించినది ఏమిటంటే అంతకుముందు అధిక కార్యాచరణ ఉన్న 2 నోడ్లు ఉన్నాయి కానీ ఇప్పుడు అధిక కార్యాచరణ ఉన్న నోడ్ ఒక్కటే ఉంది సహజంగానే నా విద్యుత్ వినియోగం తగ్గుతుంది కొన్ని అధిక కార్యకలాపాలు ఊహించిన సర్క్యూట్ యొక్క విభాగాలలో గేట్లను తరలించడానికి మనము ప్రయత్నిస్తాము మరియు మీరు ఈ కార్యకలాపాల మొత్తాన్ని మళ్ళీ తగ్గించడానికి ప్రయత్నిస్తారు ఆల్ఫా ఐ విలువలు గేట్లను చుట్టూ కదిలించడం ద్వారా గేట్లను పునర్నిర్మించడం ద్వారా బూలియన్ బీజగణిత నియమాలను ఉపయోగించి ఫంక్షనల్ వేవ్ని మార్చండి ఇక్కడ మాదిరిగానే మనము AND గేట్ను NOR గేట్గా సవరించాము మల్టీప్లెక్సర్ ను మరొక ఉదాహరణ గా తీసుకుందాం నాకు 2 టు 1 మల్టీప్లెక్సర్ ఉందని అనుకుందాం ఇక్కడ 2 ఇన్పుట్లు A మరియు B A విలోమంగా ఉంది మరియు యాదృచ్ఛికంగా A అధిక కార్యాచరణ నోడ్ అని అనుకుందాం ఈ NOT గేట్ యొక్క అవుట్పుట్ కూడా అధిక కార్యాచరణ అవుతుంది నేను ఏమి చేస్తాను నేను సర్క్యూట్లను సవరించాను నేను ఇక్కడ నుండి ఇన్వర్టర్ను తీస్తాను ఇన్వర్టర్ను B లైన్లో ఉంచాను మరియు అవుట్పుట్పై కూడా ఇన్వర్టర్ను ఉంచాను క్రియాత్మకంగా నా మల్టీప్లెక్సర్ అదే విధంగా ఉంటుంది ఎందుకంటే రెండు విలోమాలు ఉంటాయి కానీ 2 హై యాక్టివిటీ నోడ్లకు బదులుగా నేను సాధించినది ఏంటంటే ఇప్పుడు నాకు ఒకే హై యాక్టివిటీ నోడ్ ఉంది ఎందుకంటే అవుట్పుట్ అయితే అలాగే ఉంటుంది మార్పు ఉండదు ఇవి మీ సర్క్యూట్ నెట్లిస్ట్లో కొన్ని మార్పులు చేయగలిగినవి మరియు సిగ్నల్ కార్యకలాపాలను తగ్గించడానికి మీరు సవరించగల కొన్ని ఫంక్షనల్ బ్లాక్లను చూపించే కొన్ని సాధారణ ఉదాహరణలు మరికొన్ని పద్ధతులను చూద్దాం పిన్ స్వాప్పింగ్ అని పిలువబడే ఒక టెక్నిక్ ఉంది ఇప్పటివరకు మనము దీనిని అస్సలు పరిగణించలేదు నేను చెబుతున్నది ఇలా ఉంటుంది మల్టీ ఇన్పుట్ గేట్ తీసుకోండి నాకు 4 ఇన్పుట్ ల NAND గేట్ ఉందని అనుకుందాం సాధారణంగా మనకు మల్టీ ఇన్పుట్ గేట్ ఉన్నప్పుడు మనము ABCD ని ఇలా కనెక్ట్ చేస్తాము మనకు మరొక సినారియో లో అదే గేట్ ఉందని అనుకుందాం కాని మనము గేట్లను ADCB గా కనెక్ట్ చేసాము అనుకుందాం ఇప్పుడు NAND ఫంక్షన్ కమ్యుటేటివ్ అయినందున ఈ రెండు సమానమైనవి అని మీరు సులభంగా చెప్పగలుగుతారు ఈ రెండూ క్రియాత్మకంగా సమానంగా ఉంటాయి కానీ మీరు క్రియాత్మకంగా అవి సమానం కావున శక్తి వెదజల్లడం వారీగా కూడా సమానంగా ఉండాలని మీరు అనుకోవచ్చు ఎందుకంటే వీటిలో ఒకదానిలో సిగ్నల్ కార్యాచరణ ఉంటే మరొక దానిలో కూడా సిగ్నల్ కార్యాచరణ ఉంటుంది మరియు దీనికి విరుద్ధంగా ఉంటుంది వాస్తవానికి CMOS లో ఇది ఎల్లప్పుడూ జరగదు ఇది ఆసక్తికరంగా ఉంటుంది ఇక్కడ మేము చెప్పేది విద్యుత్ వెదజల్లడానికి సంబంధించి గేట్ ఇన్పుట్ యొక్క మారే కార్యాచరణ ప్రభావం ఇన్పుట్ యొక్క సాపేక్ష స్థానం మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మనకు మరొక డిజైన్ ఫ్లెక్సిబిలిటీ లేదా పారామీటర్ ఉంది మనము అధిక కార్యాచరణ నోడ్లను ఇన్పుట్లకు ఉంచవచ్చు వీటి ప్రభావం విద్యుత్ వెదజల్లడంపై తక్కువ మనము ఇక్కడ ఒక ఉదాహరణ సహాయంతో దీనిని వివరిస్తున్నాము మనము 4 ఇన్పుట్ ల NAND ఫంక్షన్ తీసుకుంటాము మనము కనెక్ట్ చేసిన ఇన్పుట్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి d c b a మరియు ఈ స్లైడ్ లో ఎరుపు అంటే గరిష్ట కార్యాచరణను చూపిస్తుంది ఈ తేలికపాటి నీడ అంటే తక్కువ కార్యాచరణ అని అర్థం అంటే d కు ఆల్ఫా విలువ అత్యధికం a కు ఆల్ఫా విలువ అతి తక్కువ ఇప్పుడు ఇక్కడ పరిశీలన క్రింది విధంగా ఉంది మనము ఇక్కడ లోడ్ కెపాసిటెన్స్ను మాత్రమే చూపించాము కాని నేను చెప్పినట్లుగా ఈ ప్రతి ఇంటర్మీడియట్ నోడ్లతో కెపాసిటెన్స్ ఉంటుంది ఈ నోడ్ డి చాలా వేగంగా మారితే ఇది ఎరుపు రంగులో ఉంటుంది అప్పుడు ఇక్కడ కొంత లీకేజ్ కరెంట్ కారణంగా లేదా ఇది ఆన్లో ఉన్నప్పుడు ఈ కెపాసిటెన్స్ ఛార్జింగ్ డిశ్చార్జింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే కొంతకాలం ఇక్కడ ఒక ప్రవర్తనా మార్గం ఉంటుంది అదేవిధంగా సి కూడా చాలా తరచుగా మారుతుంది కాబట్టి d మరియు c రెండూ నిర్వహిస్తున్న సందర్భాలు ఉంటాయి మరియు ఈ కెపాసిటెన్స్ కూడా ఛార్జింగ్ మరియు డిశ్చార్జ్ అవుతుంది మనము దానిని వేరే విధంగా ఉంచితే తక్కువ క్రియాశీల ఇన్పుట్ ను మీరు ఎగువన ఉంచారు కాబట్టి ఈ ట్రాన్సిస్టర్ ఎక్కువగా నిర్వహించనిది అత్యల్ప ట్రాన్సిస్టర్ చాలా భారీగా మారినప్పటికీ ప్రస్తుత స్విచ్చింగ్ మరియు ఛార్జింగ్ డిశ్చార్జింగ్ ప్రభావం తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇది ఈ ట్రాక్కి దిగువన ఉంది ఈ స్టాక్ను అత్యల్ప దిగువన ఉంది కాబట్టి ఇది మీరు అవలంబించగల ఒక డిజైన్ తత్వశాస్త్రం ఇన్పుట్ యొక్క సిగ్నల్ కార్యాచరణను మీరు చూస్తున్నారు ఇక్కడ మీరు అత్యధిక కార్యాచరణ నోడ్ను అత్యల్ప ఇన్పుట్ ఈ విధంగా కు నెట్టవచ్చు a b c d అనేది d c b a కంటే మంచి ఇన్పుట్ అసైన్మెంట్ అవుతుంది దీనితో మనము ఈ ఉపన్యాసం చివరికి వచ్చాము తరువాతి ఉపన్యాసంలో మనము సర్క్యూట్లో గేట్ల స్థాయిలో విద్యుత్ వినియోగాన్ని నియంత్రించగల లేదా తగ్గించగల మరికొన్ని పద్ధతులను పరిశీలిస్తాము